మనము మళ్ళీ గడియారం మరియు గడియారం పంపిణీపై మన చర్చను కొనసాగిస్తాము కాబట్టి మనము కొన్ని పరిభాషలను ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పుడు ప్రారంభిస్తాము తరువాత మనము కొన్ని వాస్తవ గడియారాల పంపిణీకి వెళ్తాము లేదా లేఅవుట్ అల్గోరిథం లేదా వ్యూహాలను గూర్చి అది ఎలా జరుగుతుందో తెలుసుకుందాము కాబట్టి మనము కొన్ని పరిభాషలను ప్రవేశపెడతాము తరువాత కొన్ని చర్చలలో మనం ఉపయోగిస్తాము కాబట్టి మనము క్లాక్ నెట్వర్క్ క్లాక్ నెట్ లేదా క్లాక్ రౌటింగ్ ఉదాహరణను n ప్లస్ 1 టెర్మినల్లతో నెట్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాము ఇక్కడ S0 అని పిలువబడే ఒక మూలం ఉంది మరియు సింక్లు అని పిలువబడే n టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి రేఖాచిత్రంగా ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి నాకు సోర్స్ S0 ఉంది మరియు n సింక్లు S1 S2 నుండి Sn వరకు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా నెట్ను లేఅవుట్ చేయాలి S1 అన్ని S1 కి అనుసంధానించాలి S2 నుండి Sn వరకు ఇది ఒక నెట్ ఇది నేను S ద్వారా సూచిస్తున్నాను ఇది ఒక సమితి కాబట్టి క్లాక్ నెట్ ఇవ్వబడింది కాబట్టి మనము క్లాక్ రౌటింగ్ పరిష్కారం కోసం చూస్తున్నాము ఎందుకంటే చివరికి క్లాక్ సోర్స్ S0 నుండి టెర్మినల్స్ కనెక్ట్ అవ్వడానికి మనం వైర్ విభాగాల సమితిని ఉపయోగించాలి S0 ను S1 S2 తో Sn కి కనెక్ట్ చేయాల్సిన సమస్య ఇది అయితే చాలా మార్గాలు ఉన్నాయి ఉదాహరణకు S0 అని చెప్పగలను నేను వాటన్నింటికీ సరళ రేఖల ద్వారా కనెక్ట్ చేయగలను లేదా నేను నిలువుగా కనెక్ట్ చేయవచ్చు మరియు క్షితిజ సమాంతర రేఖలు మొదలైనవి కాబట్టి చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇది నేను చేరుకోవాలనుకునే తుది పరిష్కారం మరియు దీనిని నేను క్లాక్ రౌటింగ్ పరిష్కారంగా సూచిస్తాను కాబట్టి క్లాక్ రౌటింగ్ పరిష్కారం వాస్తవానికి ఈ కనెక్షన్ చేయడానికి మాకు అనుమతించే వైర్ విభాగాల సమితి ఇప్పుడు ఈ క్లాక్ రౌటింగ్ పరిష్కారంలో మీరు ఆలోచించే 2 వేర్వేరు ఉప సమస్యలు ఉన్నాయి ఒకటి టోపోలాజీగా మరొకటి రేఖాగణిత ఎంబెడ్డింగ్గా సూచిస్తారు నేను ఉదాహరణతో వివరిస్తాను కాని మొదట దానిని అకారణంగా వివరించాను టోపోలాజీ అంటే నేను మాట్లాడిన క్లాక్ ట్రీ రకం కాబట్టి గడియారపు చెట్టు ఎలా ఉంటుందో నా టోపాలజీ అవుతుంది ప్రతి డ్రైవర్ 2 ఇతర డ్రైవర్లు లేదా 4 ఇతర డ్రైవర్లను నడుపుతున్నట్లు నేను మాట్లాడుతున్న టోపోలాజీ అవుతుంది నేను టోపోలాజీని కలిగి ఉన్న తర్వాత నా భౌతిక గడియార టెర్మినల్స్ సింక్లను కనెక్ట్ చేయాలి ఈ చెట్టు యొక్క కొన్ని సీస నోడ్కు రేఖాగణితంగా పొందుపరచడం కాబట్టి సరిగ్గా రేఖాగణితంగా నేను దీన్ని ఎక్కడ ఉంచాను చెట్టు సాధారణమైనది మరియు క్లాక్ టెర్మినల్స్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని బట్టి రేఖాగణిత ఎంబెడ్డింగ్ మరింత నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి నేను క్లాక్ ట్రీ టోపోలాజీ అని చెప్పినప్పుడు ఇది సింక్ల సమితికి అనుగుణంగా n ఆకులు కలిగిన పాతుకుపోయిన బైనరీ చెట్టు మరియు అంతర్గత నోడ్లను నేను క్షితిజ సమాంతర మరియు నిలువు వరుసల ద్వారా కనెక్ట్ చేయవలసి ఉందని నేను చెప్పాను కనుక ఇది స్టైనర్ చెట్టును పోలి ఉంటుంది కాబట్టి చెట్టు యొక్క అన్ని అంతర్గత నోడ్లను స్టైనర్ పాయింట్లుగా సూచిస్తారు అవి కనెక్ట్ చేయబడాలి రేఖాచిత్రంగా నన్ను వివరించనివ్వండి నాకు క్లాక్ రౌటింగ్ సమస్య ఉదాహరణ ఉందని అనుకుందాము ఇది చిన్న చిప్ అని అనుకుందాము కాబట్టి నేను చూపిస్తున్నాను ఇవి S1 S2 S3 S4 S5 S6 ను అనుసంధానించాల్సిన టెర్మినల్స్ మరియు నా గడియార మూలం ఇక్కడ S0 మధ్యలో ఎక్కడో ఉందని అనుకుందాం ఇది S0 మరియు మిగిలినవి గడియారపు సింకులు ఇది నా క్లాక్ రూటింగ్ సమస్య ఉదాహరణ ఇప్పుడు మొదటి విషయం ఏమిటంటే మనం ఇప్పుడే టోపోలాజీకి చేరుకుంటాము ఈ విధమైన టోపోలాజీని కలిగి ఉండమని మనము చెప్తున్నాము S0 లాగా 2 ఇంటర్మీడియట్ నోడ్లకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ నోడ్స్ ప్రతి డ్రైవర్లను సూచించగలవు ఈ U1 మరియు U2 డ్రైవర్లు కావచ్చు కాబట్టి ఈ U1 ఈ S1 S2 ని నేరుగా డ్రైవ్ చేయగలదు ఈ U2 మరో 2 డ్రైవర్లను U3 U4 ను డ్రైవ్ చేయగలదు మరియు వాటిలో ప్రతి ఒక్కటి 2 డ్రైవింగ్ చేస్తుంది కాబట్టి ఈ కనెక్షన్ టోపోలాజీలో కాబట్టి ప్రతి నోడ్ గరిష్టంగా 2 ఇతర నోడ్ల వరకు నడుస్తుందని మనము ఊహిస్తున్నాము కాబట్టి మనము బఫర్లను రూపకల్పన చేస్తున్నప్పుడల్లా బఫర్ డిజైన్ అలా ఉంటుంది కాబట్టి ఇది గరిష్టంగా 2 ఇతర సిగ్నల్ లైన్లను నడుపుతుంది కాబట్టి ఫ్యాన్ అవుట్ రెండు అవుతుంది కాబట్టి బఫర్లు పరిమాణంలో చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ కనెక్షన్ టోపోలాజీపై చర్చ కాబట్టి ఈ కనెక్షన్ టోపోలాజీ మన వాస్తవ సమస్యపై పొందుపరచడం చేస్తుంది కాబట్టి ఇది నేను చెప్పినట్లుగా పొందుపరచడానికి ఒక సాధ్యమైన పరిష్కారం ఏమిటంటే ఇవి అప్పటికే ఉన్న పాయింట్లు మరియు ఇది మనకు కావలసిన కనెక్షన్ టోపోలాజీ మరియు ఇది సాధించడానికి మనము చేసే ఒక పరస్పర అనుసంధానం S0 నుండి U1 వరకు పిదప S1 S2 వరకు అనుకుందాము కాబట్టి నేను దీన్ని ఇలా చూపిస్తున్నాను ఈ నోడ్ 1 మరియు ఈ S0 మరియు ఇది S1 మరియు S2 లకు అనుసంధానిస్తుంది అప్పుడు U2 U3 మరియు U4 లకు వెళుతుంది ఇది U2 అని అనుకుందాము ఇది ఇక్కడ U3 కి మరియు U4 కి వెళుతుంది U3 S3 మరియు S4 S5 మరియు S6 లకు వెళుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూసే ఈ ఎంబెడ్డింగ్ మీకు ఖచ్చితమైన కనెక్షన్లు మాత్రమే కాకుండా బఫర్లు ఉంచాల్సిన ప్రదేశం U1 U2 U3 U4 ఇది బఫర్ల స్థానాన్ని మరియు ఇంటర్ కనెక్షన్ లైన్ల జ్యామితిని చూపించే పరిష్కారం కాబట్టి మీకు ఇప్పటికే తెలిసిన క్లాక్ వక్రీకరణ కాబట్టి ఇది క్లాక్ సిగ్నల్ రాక సమయాల్లో గరిష్ట వ్యత్యాసం మీరు చూసేటప్పుడు నాకు క్లాక్ సోర్స్ S0 ఉందని నేను చెప్తున్నాను కాబట్టి నాకు చాలా సింక్లు S1 S2 ఉన్నాయి సాధారణంగా Si లో n సింక్లు ఉన్నాయి కాబట్టి నేను t S0 Si అని సూచించే మూలం మరియు సింక్ మధ్య జాప్యం కాబట్టి నేను ఈ ఆలస్యాన్ని అన్ని S0 మరియు Si జతలు S0 S1 S0 S2 S0 S3 మరియు అంతటా లెక్కించినట్లయితే మరియు వాటిలో గరిష్టాన్ని తీసుకుంటే నాకు గరిష్ట వక్రతను ఇస్తుంది కాబట్టి గణితశాస్త్రపరంగా మనము దీనిని ఇలా వ్యక్తీకరిస్తున్నాము మొత్తం వక్రీకరణ తేడాలు గరిష్టంగా ఉంటుంది కాబట్టి i మరియు j జతల మధ్య తేడాలలో గరిష్ట వ్యత్యాసం ఏమిటి కాబట్టి S0 మరియు Si S0 మరియు Sj ల మధ్య జాప్యం అన్ని Si Sj జతలలో వాటి వ్యత్యాసం గరిష్టంగా నా గరిష్ట గడియారపు వక్రతగా నిర్వచించబడుతుంది ఇప్పుడు మనము 2 పరిభాషలు స్థానిక వక్రీకరణ మరియు గ్లోబల్ వక్రీకరణను నిర్వచించాము మనము మాట్లాడుతున్న ఒక విషయం చూడండి చిప్ యొక్క అన్ని భాగాలకు వెళ్లే క్లాక్ సిగ్నల్ నాకు చిప్ ఉంది అనుకుందాము ఇవి ఇక్కడ కొన్ని క్లాక్ టెర్మినల్స్ అని అనుకుందాం ఇక్కడ కొన్ని క్లాక్ టెర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని క్లాక్ టెర్మినల్స్ ఉన్నాయి ఇక్కడే కొన్ని క్లాక్ టెర్మినల్స్ ఉన్నాయి ఈ క్లాక్ టెర్మినల్స్ కొన్ని ఫ్లిప్ ఫ్లాప్లు లేదా కొన్ని నిల్వ అంశాలను సూచిస్తాయ ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన ఈ 5 చుక్కలు అవి తమలో తాము అనుసంధానించబడిన కొన్ని నిల్వ కణాలకు అనుగుణంగా ఉన్నాయని అనుకుందాం ఈ 4 తమలో తాము అనుసంధానించబడిన కొన్ని నిల్వ కణాలను మళ్ళీ సూచిస్తాయి అవి తమలో తాము అనుసంధానించబడిన నిల్వ కణాలను సూచిస్తాయి కాబట్టి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే సరైన ఆపరేషన్ కోసం ప్రతి జోన్లో ఒకదానిపై ఒకటి ఆధారపడే ఫ్లిప్ ఫ్లాప్ ఉండేలా చూసుకోవాలి తమలో తాము ఎక్కువగా వక్రంగా ఉండకూడదు అదేవిధంగా ఈ జోన్ లేదా ఈ జోన్లో ఈ వక్రతను పరిమితం చేయాలి కానీ మీరు ఇక్కడ ఒక పాయింట్ మరియు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే అవి 2 నిల్వ మూలకాలకు అనుగుణంగా ఉంటాయి కానీ అవి నేరుగా కనెక్ట్ కాలేదు కాబట్టి మీ సర్క్యూట్ ఆపరేషన్ను ప్రభావితం చేయని ఈ 2 పాయింట్ల మధ్య గణనీయమైన వక్రత ఉండవచ్చు కాబట్టి మీరు చెప్పదలచుకున్నది ఏమిటంటే సిద్ధాంతపరంగా వక్రత మంచి విషయం కాదని వాస్తవానికి చెడ్డ విషయం అని అనిపించినప్పటికీ అన్ని వక్రతలు సమానంగా ముఖ్యమైనవి కాకపోవచ్చు సర్క్యూట్ యొక్క కొన్ని స్థానిక ప్రాంతానికి అనుగుణమైన పైప్లైన్ నిల్వలకు సంబందించినవి అనుకుందాం ఆ దశల మధ్య వక్రీకరణ మధ్య కాంబినేషన్ సర్క్యూట్లలో దశలు మీకు ముఖ్యమైనవి కావాలి అయితే ఒక పైప్లైన్ మరియు మరొక పైప్లైన్ కి వాటికి కొంత గమనించదగ్గ వక్రత ఉండవచ్చు అది కూడా సమస్య కాదు కాబట్టి స్థానిక వక్రీకరణ మనము ఇలా నిర్వచించాము ఇది గడియారం రాక సమయంలో గరిష్ట వ్యత్యాసం స్థానికంగా అంటే సంబంధిత సింక్ల గడియారం పిన్ల వద్ద సంబంధిత సింక్లు అంటే తమలో తాము ఏదో విధంగా అనుసంధానించబడిన నిల్వ కణాలు కాబట్టి సాధారణంగా స్థానిక వక్రీకరణ పరిమిత దూరం లోపల ఉన్న సింక్లకు అనుగుణంగా ఉంటుంది దర్శకత్వం వహించిన సిగ్నల్ మార్గం ద్వారా అనుసంధానించబడిన నిల్వ అంశాలు అవి తరచుగా సూచిస్తాయి దర్శకత్వం వహించిన సిగ్నల్ మార్గం ఏమిటి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ కొన్ని కాంబినేషన్ సర్క్యూట్ ద్వారా ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్కు వెళుతుంది దీనిని డైరెక్ట్ సిగ్నల్ పాత్ అని సూచిస్తారు కాబట్టి ఇది స్థానిక వక్రీకరణ కాబట్టి మీరు ఇప్పుడు గ్లోబల్ వక్రత చూస్తే గ్లోబల్ అంటే నేను చిప్ మొత్తానికి చూస్తున్నాను రాక సమయాల్లో గరిష్ట వ్యత్యాసం ఏదైనా 2 సింక్లకు అనుగుణంగా ఉంటుంది అవి సంబంధం కలిగి ఉండవచ్చు అవి సంబంధం కలిగి ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ మొత్తం గడియార పంపిణీ నెట్వర్క్కు సంబంధించి మనము చిన్న మరియు పొడవైన సోర్స్ సింక్ మార్గాల మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నాము కాబట్టి మీరు ఒక వక్రీకరణను సూచించినప్పుడు మనము వాస్తవానికి గ్లోబల్ వక్రత అని సూచిస్తాము కాని ఒక ఆచరణాత్మక సమస్య కోసం స్థానిక వక్రీకరణ మీకు మరింత ముఖ్యమైనది ఎందుకంటే మీరు మెరుగైన పనితీరు కోసం ప్రపంచవ్యాప్తంగా వక్రీకరణను తగ్గించాల్సిన అవసరం లేదు మీరు స్థానిక అంశాలపై దృష్టి పెట్టవచ్చు మరియు ఆ స్థానిక అంశాలపై ఉన్నవాటిని పరిమితం చేయండి కాబట్టి క్లాక్ వక్రత క్లాక్ ట్రీ రౌటింగ్ కోసం కొన్ని పరిభాషలు మొదటి ఉప సమస్య ఇది వాస్తవానికి కావాల్సినది మరియు ఆదర్శ పరిస్థితి 0 వక్రీకరణ కాబట్టి మనము 0 వక్ర చెట్టును సృష్టించడానికి ప్రయత్నిస్తాము ఒక మూలం నుండి నేను ఒక రకమైన చెట్టును సృష్టిస్తాను కాబట్టి నేను బఫర్లను చూపించడం లేదు ఇక్కడ బఫర్లు కూడా ఉంటాయి కాబట్టి 4 సింక్లతో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఇది 0 వక్ర చెట్టు ZST అని నేను చెప్పినప్పుడు అంటే ఈ S0 నుండి ప్రతి S1 S2 S3 S4 లకు జాప్యం అన్నీ సమానంగా ఉంటాయి మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా ఇది ఆదర్శవంతమైన పరిస్థితి మీరు ఆలస్యాన్ని సమానంగా చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ ఆచరణలో వైవిధ్యాల కారణంగా పరామితిలో మరియు పారాసిటిక్స్ వైవిధ్యాలలో జాప్యంలో చిన్న తేడాలు ఉంటాయి కానీ మీరు వైర్లను సమానంగా చేయడానికి మీ ఉత్తమ ప్రయత్నం చేస్తారు లేదా మీరు పారాసిటిక్స్ R మరియు C ను పరిగణించవచ్చు కాబట్టి మనము మీ వైర్ పొడవు సమానత్వం ప్రధాన పరామితి కాకపోవచ్చు కాని RC జాప్యం ఈక్వలైజేషన్ ఆ కోణంలో మరింత ఖచ్చితమైనది మనము వాటిని సమం చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మీరు దీన్ని చేయగలిగితే మీరు 0 వక్ర చెట్టుగా సూచించబడేదాన్ని పొందుతారు కాని నేను చెప్పినట్లుగా 0 వక్ర చెట్టును గణించడం అంత సులభం కాదుఇది కష్టం మరియు కల్పన సమయంలో పరామితిలో కొంత వైవిధ్యం ఈ 0 వక్ర లక్షణాలను అసలు చెట్టు రూపకల్పనలో వేరు చేయవచ్చు కాబట్టి ఆచరణలో మీరు సాధారణంగా 0 వక్రీకరణను కలిగి ఉండకూడదు కానీ హద్దుతో కూడిన వక్రత ఉండాలి వక్రీకరణ కొన్ని గరిష్ట పరిమితులకు పరిమితం చేయబడిన గడియారపు చెట్టును కలిగి ఉండండి అలాగే బ్యాకెండ్ రూపకల్పనలో మనకు సైన్ఆఫ్ అని పిలువబడే ఒక ప్రక్రియ ఉంది అంటే మనము అన్ని సమయ జాప్యాలను సర్క్యూట్లో సంబంధిత సమయ ఆలస్యాన్ని విశ్లేషిస్తాము మరియు మనము గరిష్ట జాప్యం నిర్దిష్ట పరిమితిలో ఉంటే ప్రతిదీ క్రమంలో ఉంటుంది కాబట్టి ఈ సరిహద్దు వక్ర నమూనా తుది సైన్ఆఫ్ కోసం మాత్రమే కాకుండా చెట్టు యొక్క పొడవును తగ్గించడంలో సహాయపడే ఇంటర్మీడియట్ దశల సమయంలో కూడా ఉపయోగపడుతుంది మీరు గడియారపు చెట్టును సరిగ్గా 0 వక్రంగా చేయడానికి చూస్తున్నందున మీరు కొంత చెట్టు పొడవును పెంచవలసి ఉంటుంది 1 పాయింట్ నుండి మీరు ఒక పాయింట్ S1 కు మరియు మరొక పంక్తి S2 కు ఒక గీతను గీస్తున్నారని ఊహాత్మక ఉదాహరణను తీసుకుందాం కాబట్టి పొడవులు సమానంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ కొన్ని పరాన్నజీవి నిరోధకత మరియు కెపాసిటెన్స్ ప్రభావాలు ఉండవచ్చు మరియు ఈ పారాసిటిక్స్ రెండు పంక్తులకు సమానంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఆ పంక్తులకు సమాంతరంగా నడుస్తున్న పంక్తులపై ఆధారపడి ఉంటుంది వేర్వేరు పొరలలో ఒకే పొర ఉండవచ్చు ఇంకా చాలా ఇతర అంశాలు ఉన్నాయి కాబట్టి వైర్ పొడవు ఒకేలా ఉన్నప్పటికీ కెపాసిటివ్ మరియు రెసిస్టివ్ ఎఫెక్ట్స్ భిన్నంగా ఉండవచ్చు కాబట్టి రెండవ పంక్తి యొక్క జాప్యం ఈ పంక్తి యొక్క జాప్యం డెల్టా 1 మరియు ఈ పంక్తి డెల్టా 2 అని అనుకుందాము డెల్టా 1 డెల్టా 2 కన్నా ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ ప్రయోజనం సమం చేయడానికి కొన్నిసార్లు మనం స్నాకింగ్ అని ప్రయోగిస్తాము ఇది ఉపయోగించబడే పదం అంటే ఈ తీగను ఇలా వేయడానికి బదులుగా బహుశా మనము దీనిని ఇలా వేస్తాము ఈ వైర్ పొడవును ఎక్కువ చేయండి కాబట్టి 2 జాప్యాన్ని సరిపోల్చడానికి డెల్టా 1 మరియు డెల్టా 2 ను దాదాపు సమానంగా చేయడానికి ప్రయత్నించండి కాబట్టి ఇక్కడ బౌండెడ్ వక్రత తో సమస్యను కొన్నిసార్లు BST బౌండెడ్ స్క్యూ ట్రీ ప్రాబ్లమ్ అని పిలుస్తారు మరియు ఉపయోగకరమైన స్క్యూ అంటే నేను చెప్పినట్లుగా మనము ఏకపక్ష పాయింట్లలో వక్రీకరణ గురించి మాట్లాడినప్పటికీ ఇది గ్లోబల్ స్క్యూ కానీ ఆచరణలో స్థానిక స్క్యూ మరింత ముఖ్యమైనది కాబట్టి మీరు స్థానిక వక్రతను నిర్వహించగలిగితే మరియు వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తే అది చాలా ఎక్కువ గడియార పౌన పున్యంతో సర్క్యూట్ను అమలు చేయగల పరిష్కారాన్ని మనకు అందిస్తుంది గ్లోబల్ వక్రీకరణ ఆ విషయంలో అంత ముఖ్యమైనది కాకపోవచ్చు ఇప్పుడు ఆధునిక క్లాక్ ట్రీ సంశ్లేషణకు వస్తున్నాము చేపట్టిన ప్రాథమిక దశలు ఏమిటో చూద్దాం మరియు కొన్ని సూచించిన అల్గోరిథంలు ఈ ప్రక్రియలో ఉపయోగించబడే కొన్ని ముఖ్యమైన అల్గోరిథంలు చూద్దాం కాబట్టి ఆధునిక గడియార వృక్ష సంశ్లేషణ కోసం 2 ప్రధాన అవసరాలు ఉన్నాయి మొదటి అవసరం చాలా సులభం మరియు మనము దీన్ని ఒక చెట్టును ఎలా నిర్మించగలమో ఇక్కడ ఈ వక్రీకరణ 0 లేదా పరిమిత సరిహద్దుగా ఉంటుంది మరియు వైవిధ్యాల సమక్షంలో బఫర్లను ఎలా పరిచయం చేయవచ్చో కొంత వివరంగా చూస్తాము కాబట్టి గడియారపు చెట్టు తక్కువ వక్రతను కలిగి ఉండాలి కాబట్టి ప్రతి వరుస బ్లాక్కు సిగ్నల్ను పంపిణీ చేసేటప్పుడు ఇది ప్రధాన అవసరం కాబట్టి మనము గడియార చెట్టును రూపకల్పన చేసే వివిధ మార్గాలను పరిశీలిస్తాము అంటే ఈ వక్రీకరణ 0 లేదా 0 సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మనము క్లాక్ ట్రీ సంశ్లేషణ గురించి మాట్లాడేటప్పుడు ఇది 2 దశల్లో నిర్వహిస్తారు కాబట్టి మనము ఇనిషియల్స్ ట్రీని నిర్మిస్తాము కాబట్టి సింక్ స్థానాలను పరిగణనలోకి తీసుకోకుండా మనము చెట్టును నిర్మిస్తాము ఇది చాలా సాధారణ చెట్టు ఇది సింక్ స్థానాల నుండి స్వతంత్రంగా ఉండే డిజైన్లకు వర్తిస్తుంది రెండవ ప్రత్యామ్నాయం సింక్ స్థానాలు టోపాలజీ మరియు ఎంబెడ్డింగ్ రెండింటినీ మనము కలిసి పరిశీలిస్తున్నాము మూడవది మనము వాటిని 2 వేర్వేరు దశలుగా పరిగణిస్తాము గడియార చెట్టు ఇప్పటికే నిర్మించబడిందని మనము అనుకుంటాము ఇప్పుడు మనము ఎంబెడ్డింగ్ గురించి మాట్లాడుతున్నాము ఆ గ్రిడ్ నిర్మాణం మాదిరిగానే నేను మొదట ఒక గడియారపు చెట్టును తయారుచేస్తానని మీకు చెప్పాను అప్పుడు నాకు మెష్ లేదా గ్రిడ్ ఉంది క్లాక్ ట్రీ ఆ మెష్ మరియు ఎంబెడ్డింగ్ నడుపుతోంది అంటే నేను గ్రిడ్ నుండి నా గడియార సంకేతాలను తీసుకోవడానికి తగిన పాయింట్లు ఎన్నుకోవాలి కాబట్టి మీరు అవసరమైనప్పుడు గడియార బఫర్లను చొప్పించవచ్చు మరియు మీరు అనేక వక్రీకరణ ఆప్టిమైజేషన్లను చేయవచ్చు మీకు చెప్పిన ఆ స్నాకింగ్ ఉదాహరణ వంటిది ఇతరులతో సరిపోలడానికి మీరు కొంచెం పొడవుగా తీగను తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆచరణలో ఉపయోగించే కొన్ని క్లాక్ రౌటింగ్ అల్గోరిథంలను చూద్దాం కాబట్టి ఈ క్లాక్ రౌటింగ్ అల్గోరిథంల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఈ వక్రీకరణను కనిష్టీకరించడం అంటే గడియారం మూలం నుండి సింక్ వరకు నా క్లాక్ సిగ్నల్ను ఎలా పంపిణీ చేయాలి నా ఇంటర్ కనెక్షన్ పొడవు అన్నింటి పొడవుతో సమానంగా ఉండేలా నేను ఎలా నిర్ధారించగలను మొదటి విధానం ఇంటర్ కనెక్షన్ పొడవును మాత్రమే పరిశీలిస్తుందికాని తరువాత మనం కనెక్షన్ పొడవును మాత్రమే కాకుండా పారాసిటిక్కూడా లెక్కించవచ్చు మనము వాస్తవ దూరాన్ని కొలవవచ్చు లేదా దూరాన్ని అంచనా వేయవచ్చు మరియు మీరు ఆలస్యాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించవచ్చు దూరం మరియు పారాసిటిక్ ఆధారంగా మనము జాప్యాన్ని అంచనా వేయవచ్చు మరియు మీరు జాప్యాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మొదటి 2 అల్గారిథమ్లతో ప్రారంభించడానికి వారు దూరాలను మాత్రమే చూస్తారని మనము చెప్పాము వారు దూరాలను సమానం చేయడానికి లేదా సరిపోల్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మనము అనేక అల్గోరిథంల గురించి మాట్లాడుతున్నాము వాటిలో మొదటి 4 ఉదాహరణకు వారు పొడవును తగ్గించడానికి ప్రయత్నిస్తారు చివరిది వారు జాప్యం యొక్క మరింత ఖచ్చితమైన అంచనాలను నిర్వహించడం ద్వారా వాస్తవ 0 గడియారపు వక్రతను చూస్తారు కాబట్టి దీన్ని ఒక్కొక్కటిగా చూద్దాం మనము దీనిని చూసే మొదటి అల్గోరిథంను H ట్రీ బేస్డ్ అల్గోరిథం అని సూచిస్తారు H ట్రీ బేస్డ్ అల్గోరిథం చూడండి పేరు ఇంగ్లీష్ వర్ణమాలలోని H అక్షరం నుండి వచ్చింది కాబట్టి క్లాక్ రౌటింగ్ H అక్షరంలా కనిపించే విధంగా జరుగుతుంది నాకు ఇలాంటి H ఉందని అనుకుందాం ఇదే నేను సూచిస్తున్నాను ఇది ఒక చెట్టు లాంటిది నేను నా గడియారానికి అందిస్తాను మరియు ఈ 4 ప్రదేశాలలో నా గడియారాన్ని పొందుతాను కాబట్టి ఈ H తార్కికంగా చెప్పాలంటే 4 చైల్డ్ నోడ్స్ ఉన్న చెట్టు లాంటిది ఈ టెర్మినల్ పాయింట్ల నుండి ఇప్పుడు మీరు ఏమి కలిగి ఉండవచ్చు మీరు ఇలాంటి చిన్న H ను కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు ప్రతి ఒక్కటి నుండి మరో 4 పాయింట్లను పొందుతారు కాబట్టి వాటిలో ప్రతిదాని నుండి మీకు 4 చైల్డ్ నోడ్స్ లభిస్తాయి కాబట్టి మీ గడియార చెట్టు ఇలా ఉంటుంది దీనిని a అని పిలుస్తారు ఇది బైనరీ చెట్టు కాదు ఇది 4 ఆరీ చెట్టు అంటే ప్రతి శీర్షంలో 4 పిల్లలు ఉంటారు మరియు 1 అడ్డంకి ఏమిటంటే మీరు వివిధ స్థాయిలలోకి వెళ్లేటప్పుడు ఇది మీ స్థాయి 1 అని అనుకుందాం ఇది స్థాయి 2 అప్పుడు స్థాయి 3కి మీరు వెళ్తారు కాబట్టి i స్థాయిలో నేను ఉంటాను మీరు తనిఖీ చేయవచ్చు 4 పవర్ ఐ నోడ్లకు మొదటి స్థాయిలో 4 నోడ్లు ఉన్నాయి 4 పవర్ 1 రెండవ స్థాయి 16 నోడ్లు 4 పవర్ 2 కు మూడవ స్థాయి 64 నోడ్లు 4 పవర్ 3 కి మరియు మొదలైనవి ఉంటాయి కాబట్టి ఈ రకమైన క్లాక్ నెట్వర్క్ మీరు పవర్ ఐ నోడ్లకు 4 ఉన్న సందర్భాలలో మాత్రమే నిర్మించగలరు కాని మనం చూడవలసిన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి స్లైడ్లకు తిరిగి రండి కాబట్టి ఈ విధానంలో గడియారం మూలం నుండి ప్రతి టెర్మినల్ పాయింట్లు లేదా సింక్లకు రేఖాగణిత దూరం ఒకే విధంగా ఉంటుందని హామీ ఇవ్వబడింది వదులుగా చెప్పాలంటే మీకు పెద్ద సంఖ్యలో క్లాక్ టెర్మినల్స్ అవసరమయ్యే పరిస్థితుల కోసం ఈ విధమైన విధానాన్ని ఉపయోగించవచ్చు మరియు అవన్నీ చిప్ అంతటా క్రమం తప్పకుండా అమర్చబడి ఉంటాయి ఉదాహరణకు గేట్ అర్రే లేదా ఎఫ్పిజిఎలో కానీ మీరు కూడా ఉపయోగించవచ్చు ఇది 2 స్థాయికి నేను చెప్పినట్లు మీకు గడియారం చెట్టు ఉంది ఇది గ్రిడ్ లేదా మెష్ను ఫీడ్ చేస్తుంది మీరు H చెట్టును మొదటి స్థాయి చెట్టుగా కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది క్రమం తప్పకుండా గడియారాన్ని సాధారణ ప్రదేశాలకు ఫీడ్ చేస్తుంది ఇది గ్రిడ్కు అనుసంధానించబడుతుంది అది కూడా ఒక మార్గం కాబట్టి సిగ్నల్ను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు కాబట్టి జ్యామితి పరంగా ఈ H ఆకారాలను చూద్దాం కాబట్టి ఇక్కడ గ్రిడ్ పంక్తులు చూపించబడ్డాయి ఈ H సెంటర్ పాయింట్లు టెర్మినల్ పాయింట్లు ఇలా ఉంచనివ్వండి అప్పుడు ఈ పాయింట్ నుండి ప్రతి టెర్మినల్ పాయింట్ల వరకు దూరం 1 2 3 4 5 6 7 గా ఉంటుంది మరియు మీరు సెంటర్ పాయింట్ను పరిశీలిస్తే అది 4 1 2 3 4 అవుతుంది కాబట్టి సెంటర్ పాయింట్ నుండి లేదా ఈ ఎంట్రీ పాయింట్ నుండి ఈ ప్రతి నోడ్ వరకు దూరం 7 ఉంటుంది కాబట్టి మీరు ఈ H ని మరొక స్థాయికి నిర్మిస్తే మరియు మీరు దూరాన్ని లెక్కించినట్లయితే అదేవిధంగా దూరం 19 అవుతుంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 16 17 18 19 ఇలా కాబట్టి ఈ పాయింట్ నుండి ప్రతి టెర్మినల్స్ వరకు వైర్ యొక్క మొత్తం పొడవు సమానంగా ఉంటుందని హామీ ఇవ్వబడింది మరియు నేను చెప్పినట్లుగా ఇది 4 యొక్క ఏదైనా పవర్ సాధారణీకరించబడుతుంది ఇది 4 టెర్మినల్స్ 16 టెర్మినల్స్ కాబట్టి మీరు వెళ్ళవచ్చు 64 టెర్మినల్స్ వరకు 256 టెర్మినల్స్ ఇలా కాబట్టి మీరు పైకి వెళ్లేటప్పుడు మీరు చూడగలిగినట్లుగా టెర్మినల్స్ చాలా క్రమం తప్పకుండా ఉండే ఒక నిర్మాణాన్ని మీరు పొందుతారు చిప్ అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి చిప్లో క్రమం తప్పకుండా పంపిణీ చేయడానికి మీకు క్లాక్ టెర్మినల్స్ అవసరమయ్యే ఏ సందర్భంలోనైనా మీరు ఈ పద్ధతిని లేదా ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ కనెక్షన్ లేదా రౌటింగ్ అన్ని వైర్లు ఒకే లోహపు పొరతో అనుసంధానించబడి ఉన్నాయని మీరు తనిఖీ చేయవచ్చు మీరు 2 పొరల నుండి క్షితిజ సమాంతర నుండి నిలువుగా నిలువుగా సమాంతరంగా కదలవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా ప్లానర్ రౌటింగ్ మీరు ఒకే ప్లానార్ ఉపరితలం పై నిర్వహిస్తున్న మొత్తం కనెక్షన్ మరియు మీరు మూలం నుండి ప్రతి సింక్లకు సమాన దూరానికి హామీ ఇస్తున్నారు ఇది H చెట్టుకు పెద్ద ప్రయోజనం కాబట్టి మీరు ఇక్కడ ఏమి హామీ ఇస్తున్నారు దూరం పరంగా సరిగ్గా 0 వక్రత ఉంటుంది ఇక్కడ మనము పారాసిటిక్స్ విస్మరిస్తున్నాము ప్రస్తుతానికి RC చెట్టు యొక్క సమరూపత కారణంగా వైర్ల పొడవుకు సంబంధించి ఖచ్చితమైన 0 వక్రీకరణ నేను చెప్పినట్లుగా ఈ H చెట్టు సాధారణంగా మొత్తం గడియార పంపిణీకి ఉపయోగించబడదు ఇది ఉన్నత స్థాయి గడియార పంపిణీకి ఉపయోగించబడుతుంది ఎగువ స్థాయిలో ఈ హెచ్ చెట్టు ఆ గ్రిడ్ నిర్మాణాన్ని పోషించగలదు మరియు గ్రిడ్ రెండవ స్థాయిలో సర్క్యూట్ యొక్క ఇతర పాయింట్లు లేదా ఇతర పిన్నులను పోషించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పొరపై అడ్డంకులు ఉంటే అప్పుడు H చెట్టు యొక్క రూపకల్పన చెడిపోతుంది అందువల్ల నేను ఒక క్లాక్ చెట్టును వేసినప్పుడు ప్రత్యేకమైన లోహపు పొరపై వేయవలసి ఉంటుంది అక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు మీకు కావలసిన విధంగా మీరు పంక్తులను లేఅవుట్ చేయవచ్చు సింక్ స్థానాలు మరియు సింక్ కెపాసిటెన్సులు మారుతూ ఉంటే మీకు కూడా తెలుసు అప్పుడు H చెట్టు యొక్క రూపకల్పన భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు దూరాలకు సంబంధించి మాత్రమే ఖచ్చితమైన 0 వక్రీకరణ అని చెబుతున్నారు ఇప్పుడు మీరు గమనించిన మరొక విషయం మీరు ఒక హెచ్ భావిస్తారని అనుకుందాం కాబట్టి ఈ 4 పాయింట్లను అనుసంధానించే ఒక హెచ్ చెట్టు మరియు పాయింట్ వస్తున్న చోట నుండి ఇది కేంద్ర బిందువు అని అనుకుందాం ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మనము అన్ని కనెక్షన్లను ఒకే పొరలో వేస్తున్నాము కాబట్టి వైర్లు క్షితిజ సమాంతర మరియు నిలువు వరకు మాత్రమే ఉండాలనే బలవంతం నాకు లేదు కాబట్టి నేను కావాలనుకుంటే వైర్లను వికర్ణంగా కూడా నడపగలను కాబట్టి ఇక్కడ మీరు ఈ అంచు లోపల చూస్తున్నారు 1 2 3 మరియు 4 పాయింట్లను కనెక్ట్ చేయడమే నా ప్రధాన అవసరాలు కాబట్టి ఇలా చేయడం ద్వారా నేను వైర్లను ఎక్కువ పొడవు చేస్తున్నాను ఇలాంటి సరళ రేఖల ద్వారా నేను వాటిని ఎందుకు కనెక్ట్ చేయను అవి స్పష్టంగా తక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే ఇది a మరియు ఇది b అయితే ఇది a స్క్వేర్ బై b స్క్వేర్ వర్గమూలం పైథాగరస్ సిద్ధాంతం ద్వారా చదరపు వర్గమూలం అవుతుంది ఇది తక్కువగా ఉంటుంది కాబట్టి నాకు తక్కువ కనెక్షన్ కావాలంటే నేను దానిని H కి బదులుగా X గా చేయగలను కాబట్టి మన తదుపరి ప్రత్యామ్నాయ అల్గోరిథం దీనిని ఎక్స్ ట్రీ అంటారు H రకం నిర్మాణానికి బదులుగా మనము ఇలాంటి X రకం నిర్మాణాన్ని ఉపయోగిస్తున్నాము కాబట్టి నేను పెద్ద X ని ఉపయోగిస్తాను మరియు ప్రతి టెర్మినల్ పాయింట్లతో నేను చిన్న X లను ఉపయోగిస్తాను వాటిలో ప్రతి దాని నుండి నేను కూడా అలాంటి చిన్న X లను ఉపయోగిస్తాను కాబట్టి అడ్డంగా మరియు నిలువుగా లేని వైర్లను లేఅవుట్ చేయడానికి మాకు అనుమతి ఉందని మనము ఊహిస్తున్నాము కాబట్టి మొదటి చూపులో ఇది బాగా ఉందని మీరు చెప్పవచ్చు వైర్ పొడవు తక్కువగా ఉంటుంది కానీ అక్కడ కూడా ఒక సమస్య ఉంది మీరు ఒక H చెట్టులో చూసినట్లుగా వైర్లు చాలా క్రమంగా ఉండేవి అవి సుష్టమైనవి కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ రేఖకు మరియు ఈ చిన్న రేఖకు మధ్య చూస్తున్నారు వైర్లు సమాంతరంగా కలిసి నడుస్తున్నాయి కాబట్టి వాటి మధ్య ఎక్కువ కెపాసిటెన్సులు ఉంటాయి కానీ ఈ తీగ మధ్య మరియు ఈ వైర్ మధ్యచాలా తక్కువ కెపాసిటెన్స్ ఉంటుందిఅవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వాలుగా ఉన్న కనెక్షన్ కారణంగా ఒకదానికొకటి దగ్గరగా నడుస్తున్న వైర్ల మధ్య కెపాసిటెన్స్ X యొక్క 1 విభాగం నుండి మరొకదానికి మారుతూ ఉంటుంది కాబట్టి మీరు R మరియు C లకు సంబంధించి పరాన్నజీవులను పరిగణనలోకి తీసుకుంటే అది సరిగ్గా 0 వక్రంగా ఉండదు కాబట్టి ఇది ఒక లోపం స్పష్టంగా కానీ వైర్ల సామీప్యత కారణంగా క్రాస్ టాక్ ఉండవచ్చు కాబట్టి మళ్ళీ H చెట్ల మీరు దీన్ని పై స్థాయికి ఉపయోగించే కంటే ఉన్నత స్థాయి చెట్టును సృష్టించడం వంటి ప్రత్యేక నిర్మాణం కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ H మరియు X మరియు 2 ప్రత్యామ్నాయ మార్గాలు సాధారణంగా ప్రజలు చిప్ యొక్క వివిధ భాగాలకు పంపిణీ చేయడానికి ముందు మొదటి స్థాయి గడియార చెట్టును నిర్మిస్తారు కాబట్టి దీనితో మనము ఈ 29వ ఉపన్యాసం చివరికి వస్తాము కాబట్టి మన తదుపరి ఉపన్యాసంలో క్లాక్ ట్రీ రౌటింగ్ యొక్క ఇతర అమలులతో మనము కొనసాగుతాము